ఇంజనీరింగ్ గణితంపై మొదటి ఉపన్యాసానికి స్వాగతం నేను గణిత శాస్త్ర విభాగానికి చెందిన జితేంద్ర కుమార్ మరియు ఈ రోజు మనం ఒక చరరాశి వేరియబుల్ వన్ యొక్క అవకలన కాలిక్యులస్ differential calculus డిఫరెన్షియల్ కాలిక్యులస్ నుండి రోల్ యొక్క సిద్ధాంతాన్ని చర్చిస్తాము అయితే ఈ రోజు మనం చర్చించబోయే విషయాలు ఇవి కాబట్టి రోల్ సిద్ధాంతంRolle's Theorem తో ప్రారంభిద్దాం మరియు ఇది చాలా ప్రాథమిక సిద్ధాంతం కాబట్టి మనము వివరాలు రుజువు ద్వారా కూడా వెళ్దాము ఎందుకంటే ఇది ఇతర ఉపన్యాసాలలో వివిధ ఫలితాల కోసం ఉపయోగించబడుతుంది మరియు తరువాత కొన్ని ఉదాహరణలు చూద్దాం అయితే రోల్ యొక్క సిద్ధాంతం ఏమిటి కాబట్టి f సింగిల్ వేరియబుల్ యొక్క ఫంక్షన్ క్లోజ్డ్ అంతరంలోa b అవిచ్ఛిన్నంగా ఉంటే మరియు బహిరంగ అంతరంలోa b డిఫరెన్షియబుల్ ఉంటుంది మరియు ఇంకొక షరతు ఉంది ఇది a వద్ద ఉన్న ఫంక్షన్ విలువ b పాయింట్ వద్ద ఉన్న ఫంక్షన్ విలువకు సమానం అని చెబుతుంది కాబట్టి రెండు ముగింపు పాయింట్ల వద్ద ఫంక్షన్ ఒకే విలువ తీసుకుంటుంది అలాంటప్పుడు fc0 వంటి ఓపెన్ అంతరం a b లో ఒక సంఖ్య c ఉందని సిద్ధాంతం చెబుతుంది అనగా టాంజెంట్ యొక్క వాలు 0 ఉంటే అక్కడ ఒక పాయింట్ c ఉంటుంది కాబట్టి మనము రేఖాగణిత నిరూపణ ద్వారా వెళితే ఈ x అక్షం మరియు ఇక్కడ y అక్షంలో గీయబడిన ఫంక్షన్ ఇది అని పరిశీలిద్దాం కాబట్టి a ఒక పాయింట్ ఈ పాయింట్ a వద్ద ఫంక్షన్ విలువ కూడా ఉంది మరియు ఫంక్షన్ b వద్ద కూడా అదే విలువ తీసుకుంటోంది కాబట్టి ఫంక్షన్ ప్రతిచోటా అవిచ్ఛిన్నంగా మరియు డిఫరెన్షియబుల్ ఉంటుంది ఇప్పుడు ఈ సిద్ధాంతం కనీసం ఒక పాయింట్ అయినా అవకలనము అవ్వడాన్ని తెలుపుతుంది ఎక్కడైతే డెరివేటివ్ అదృశ్యమవుతుంది లేదా టాంజెంట్ x అక్షానికి సమాంతరంగా ఉంటుంది కాబట్టి టాంజెంట్ యొక్క వాలు 0 అంటే అది x అక్షానికి సమాంతరంగా ఉంటుంది కాబట్టి ఈ a పక్కన ఎక్కడో ఒక పాయింట్ ఉంది స్పష్టంగా మనం గమనించవచ్చు ఇక్కడ టాంజెంట్ x అక్షానికి సమాంతరంగా ఉంటుంది నిజానికి ఈ పరిస్థితిలో ఎక్కువ పాయింట్లు ఉన్నాయి ఇక్కడ టాంజెంట్ మళ్ళీ x అక్షానికి సమాంతరంగా ఉంటుంది మరియు టాంజెంట్ x అక్షానికి సమాంతరంగా ఉన్న మరొక పాయింట్ ఉంది కానీ సిద్ధాంతం x అక్షానికి సమాంతరంగా ఉండే టాంజెంట్ కనీసం ఒక పాయింట్ అయినా ఉంటుందని తెలుపుతుంది కాబట్టి ఈ ప్రత్యేక పరిస్థితుల్లో మనం టాంజెంట్ x అక్షానికి సమాంతరంగా ఉన్నచోటు ఒకటి కంటే ఎక్కువ పాయింట్లు పొందుతున్నాము కాబట్టి మనము దీని గుండా వెళ్తే ఇప్పుడు రుజువు చాలా సరళంగా ఉంది దశల వారీగా వెళ్దాం కాబట్టి ఇక్కడ ఫంక్షన్ గరిష్ట మరియు కనిష్ట విలువలు తీసుకుంటుందని మనము అనుకుంటాం మరియు వాటిని ఈ అంతరం a b లో పెద్ద M ని గరిష్టంగా మరియు చిన్న m ని కనిష్టంగా సూచిస్తారు ఇది విపరీతమైన విలువ సిద్ధాంతం కారణంగా హామీ ఇవ్వబడుతుంది ఎందుకంటే ఫంక్షన్ క్లోజ్డ్ అంతరం లో అవిచ్ఛిన్నంగా ఉంటుంది అందువల్ల ఈ అంతరంలో ఏదో ఒక సమయంలో గరిష్ట మరియు కనిష్ట స్థాయికి చేరుకుంటుంది కాబట్టి ఇప్పుడు మనము ఈ క్రింది పరిస్థితి ని M m ఉన్నప్పుడు కేసు 1 గా పరిగణిస్తారు కాబట్టి గరిష్ట విలువ కనీస విలువ కు సమానం ఇప్పుడు పరిస్థితి గురించి ఆలోచించండి ఎక్కడైతే ప్రమేయం గరిష్టంగా మరియు కనిష్టంగా సమాన విలువను కలిగి ఉంటుంది కాబట్టి ఈ పరిస్థితిలో స్పష్టంగా ప్రమేయం విలువలో మార్పు లేదు అందువల్ల కనీస విలువ గరిష్ట విలువ కు సమానం కాబట్టి ప్రాథమికంగా మనం fxmM ప్లాట్ చేస్తే అది కాన్స్టాంట్ ఫంక్షన్ మరియు కనీస విలువ గరిష్ట విలువకు సమానంగా ఉండే పరిస్థితి కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో f అనేది కాన్స్టాంట్ ఫంక్షన్ మరియు f అనేది స్థిరమైన ఫంక్షన్ కాబట్టి సహజంగా మీరు అవకలనము తీసుకునే ఏ పాయింట్ అయినా 0 అవుతుంది కాబట్టి ఈ సందర్భంగా సిద్ధాంతం నిరూపించబడింది ఎప్పుడైతే M m కాబట్టి గరిష్ట ఫంక్షన్ విలువ కనిష్టానికి సమానం అయితే ఇప్పుడు ఫంక్షన్ యొక్క గరిష్ట విలువ ఫంక్షన్ యొక్క కనీస విలువలు సమానం కానప్పుడు అనేది రెండవ సందర్భం కాబట్టి ఈ సందర్భంలో మనం మళ్ళీ మూడు పరిస్థితులు లేదా మూడు కేసులను పరిశీలిస్తాము మొదటిది ఇక్కడ ఈ పరిస్థితిలో గరిష్ట విలువ a మరియు b వద్ద ఉన్న ఫంక్షన్ విలువ కంటే భిన్నంగా ఉంది స్పష్టంగా గమనించవచ్చు a మరియు b వద్ద ఉన్న ఫంక్షన్ విలువ సిద్ధాంతం యొక్క అంచనాలు ప్రకారం సమానంగా ఉంటుంది కాబట్టి ఫంక్షన్ యొక్క గరిష్ట విలువ a మరియు b వద్ద ఉన్న ఫంక్షన్ విలువ కంటే భిన్నంగా ఉంటుంది ఇక్కడ అనుకుంటాం మనము రెండవ సందర్భం తీసుకున్నప్పుడు కనీస విలువ a మరియు b వద్ద ఉన్న ఫంక్షన్ విలువ కంటే భిన్నంగా ఉంటుంది మరియు కొన్ని ఫంక్షన్లకు రెండూ భిన్నంగా ఉండటం అనేది మూడవ పరిస్థితి కాబట్టి ఈ సందర్భంలో కనీస లేదా బదులుగా నేను ప్రతి సందర్భంలో స్థానిక కనిష్టాన్ని లేదా స్థానిక గరిష్ఠాన్ని చెబుతాను కాబట్టి ఇది కూడా ఉంది మరియు ఇది a మరియు b వద్ద సమాన విలువల కంటే భిన్నంగా ఉంటుంది మరియు ఇక్కడ కూడా స్థానికంగా ఈ రెండు స్థానిక గరిష్టం a మరియు b వద్ద సమాన విలువ కంటే భిన్నంగా ఉంటాయి కాబట్టి ఈ సందర్భంలో రెండు భిన్నంగా ఉంటాయి కాబట్టి రెండు పరిస్థితులలోనూ ఫంక్షన్ యొక్క గరిష్ట విలువ a మరియు b వద్ద f యొక్క సమాన విలువలకు భిన్నంగా ఉంటుంది అనుకుందాం కాబట్టి M భిన్నంగా ఉంటుంది పెద్ద M గరిష్టంగా భిన్నంగా ఉంటుంది అదేవిధంగా M భిన్నంగా లేనట్లయితే మనం తర్వాత పరిశీలిస్తాము అప్పుడు చిన్న m భిన్నంగా ఉండాలి వాటిలో కనీసం ఒకటి అయినా భిన్నంగా ఉంటుంది ఎందుకంటే M చిన్న m కి సమానం కాదు కాబట్టి ఫంక్షన్ ఈ విలువ M ను ఒక పాయింట్ c వద్ద తీసుకుంటుందని మనము తీసుకుంటాము కాబట్టి fcM ఫంక్షన్ ఈ స్థానిక గరిష్టాన్ని c పాయింట్ వద్ద కలిగి ఉంటుంది కాబట్టి ఈ f లోకల్ మాక్సిమా local maximum స్థానిక గరిష్టమైతే మనకు f cx fఉంటుంది పరిస్థితి f c x గా పరిగణించబడుతుంది కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ c x c కి దగ్గరగా ఉంది ఈ x 0 కి దగ్గరగా ఉందని అనుకోండి కాబట్టి ఆ సందర్భంలో f ఫంక్షన్ యొక్క గరిష్ట విలువ కాబట్టి f cx మరియు ఈ వ్యత్యాసం ఉంటుంది కాబట్టి f cx ఈ f cకన్నా చిన్నగా ఉంటుంది ఎందుకంటే f c స్థానిక గరిష్టం కాబట్టి ఈ సందర్భంలో అటువంటి x ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే f c గరిష్ట విలువ ఇక్కడ ఈ వ్యక్తీకరణ f cx f 0 కి సమానం కంటే తక్కువగా ఉంటుంది ఈ x సకారాత్మకంగా లేదా xనకారాత్మకం గా ఉందొ లేదో అంటే ఈ పాయింట్ c సమీపంలో మీరు తీసుకునే ఏ పాయింట్ అయితే ఇక్కడ ఈ వ్యత్యాసం fcx fc≤0 ఉంటుంది మరియు ఇప్పుడు నేను ఈ వ్యక్తీకరణను ఇక్కడxద్వారా విభజిస్తే మరియు నేను మొదటి సందర్భంలో xను పాజిటివ్గా తీసుకుంటే ఈ వ్యక్తీకరణ యొక్క సంకేతం మారదు మరియు xసకారాత్మకంగా ఉంటే అది 0 కు సమానంగా ఉంటుంది మరోవైపు నేను x ను నకారాత్మక సంఖ్యగా తీసుకుంటే ఈ వ్యక్తీకరణ గుర్తును మారుస్తుంది మరియు Δxద్వారా విభజించబడిన ఈ f cx f0 కి సమానం కంటే ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ మొదటి సందర్భంలో నేను x పాజిటివ్ తీసుకుంటాను xను 0 కి వెళ్ళే లిమిట్ని ఇక్కడ తీసుకున్నాను మరియు ఈ వ్యక్తీకరణ మరియు 0 కన్నా తక్కువ కాబట్టి మీరు దీనిని నిశితంగా పరిశీలిస్తే ఇది ఫంక్షన్ f యొక్క కుడి చేతి అవకలనము మరియు f అవకలనియమం differentiable డిఫరెన్షియబల్ కనుక ఇది ఫంక్షన్ యొక్క ఉత్పన్నానికి సమానం కాబట్టి మీరు దీనిని x ద్వారా విభజించినప్పుడు ఇక్కడ అవకలనము ఉంటుంది ఇది అవకలనము యొక్క ప్రతికూలత కాబట్టి ఈ అసమానత మనకు ఇక్కడ ఉంది అవకలనము ఈ పరిస్థితిలో 0 కి సమానంగా ఉంటుంది మరోవైపు మీరు దీనిని x ద్వారా విభజించినప్పుడు ఇది ప్రతికూలంగా ఉంటుంది మరియు లిమిట్ని మళ్ళీ ఇక్కడ అదే సందర్భంలో తీసుకోండి ప్రమేయం అవకలనియమం ఉన్నందున ఎడమ వైపు అవకలనము కూడా సానుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఈ అసమానత 0 కి సమానం కంటే ఎక్కువ కాబట్టి ఈ సందర్భంలో మనకు fc0 వచ్చింది అయితే అది మనకు fc≤ 0 కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిలో fc 0 గా ఉండాలని మనము నిర్ధారించాము ఎందుకంటే ఇది 0 కి సమానం తక్కువ లేదా 0 కి సమానం ఎక్కువ ఉండకూడదు కాబట్టి f 0 గా ఉండటానికి మాత్రమే అవకాశం ఉంది కాబట్టి ఈ అంతరంలో ఈ పాయింట్ c ఉందని మనము నిరూపించాము ఓపెన్ ఇంటర్వెల్ c లో అవకలనము అదృశ్యమవుతుంది చాలా ప్రాముఖ్యత ఉన్న కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రోల్ యొక్క సిద్ధాంతం యొక్క పరికల్పన సరిపోతుంది కానీ ముగింపుకు అవసరం లేదు దీని అర్థం ఏమిటి కాబట్టి క్లోజ్ ఇంటర్వెల్ a b ఫంక్షన్ యొక్క ఈ అవిచ్ఛిన్నత మరియు బహిరంగ అంతరంలోa b అవకలనియమం మరియు f f కు సమానమైన మూడవ షరతు ఉంది కాబట్టి ఈ మూడు షరతులు సంతృప్తి చెందితే అప్పుడు ఒక పాయింట్ c ఉంటుంది ఇక్కడ అవకలనము అదృశ్యమవుతుంది కాబట్టి ఈ పరిస్థితులు ఈ మూడు షరతులు fc0 అని సూచిస్తాయి కానీ ఆ fc0 చుట్టూ ఉన్న ఇతర మార్గం ఫంక్షన్ అవిచ్ఛినీయంగా అవకలనియమం గా ఉంటుందని సూచించదు మరియు మనము ఈ సమాన విలువలను కొన్ని పాయింట్ల a మరియు b వద్ద తీసుకుంటాము కాబట్టి మరో మాటలో చెప్పాలంటే ఈ మూడు పరికల్పనలు నెరవేరినట్లయితే ముగింపుకు హామీ ఇవ్వబడుతుంది ముగింపు అంటే హామీ ఇవ్వబడిన fc0 ఏదేమైనా పరికల్పన నెరవేర్చకపోతే మీరు ఇప్పుడు కొన్ని ఉదాహరణల సహాయంతో మనం చూసే నిర్ధారణకు చేరుకోకపోవచ్చు ఈ ఉదాహరణను పరిశీలిద్దాం fxx2 2≤x≤1 3x 2 1x≤2 కాబట్టి ఈ ప్రమేయం లో ఇక్కడ ప్రమేయం అవిచ్ఛిన్నంగా ఉందని స్పష్టంగా చూస్తే 1 వద్ద ఉన్న ఫంక్షన్ విలువ ఇక్కడ 1 వద్ద f గా ఉంటుంది అంటే మనం నేరుగా ప్రత్యామ్నాయం చేయవచ్చు 1 వరకు ఫంక్షన్ నిర్వచించ బడుతుంది తనిఖీ చేయబడింది కాబట్టి f 1 మరియు మీరు సరైన లిమిట్ తీసుకుంటే f 1 0 సరైన పరిమితులు కాబట్టి లిమిట్ x0 మరియు ఈ f 1 x మరియు మైనస్ ఈ f లేదా పరిమితులు మనం ఇప్పుడు అవకలనము పొందబోవడం లేదు కాబట్టి ఈ వ్యక్తీకరణ ఇక్కడ f 1 x మరియు x0 మరియు మనము ఇక్కడ x పాజిటివ్ తీసుకుంటాము కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క సరైన లిమిట్ x→0 కాబట్టి ఇది x→0లిమిట్ ఇక్కడ మనం x సకారాత్మకంగా తీసుకుంటాము మరియు x సానుకూలంగా ఉన్నందున 1 Δ x మనము ఇక్కడ నుండి 3x 2 లెక్కిస్తాము కాబట్టి మీకు 3 మరియు x అంటే 1 Δ x ఆర్గ్యుమెంట్ మరియు మైనస్ 2 అని అర్ధం మరియు ఇది 3 మరియు మైనస్ 2 1 తప్ప మరొకటి కాదు కాబట్టి1 3 x మరియు x→0 కాబట్టి ఇది 1 మరియు ఇది f కు సమానం కాబట్టి ఈ సందర్భంలో ఫంక్షన్ సహజంగానే కొనసాగుతుంది మరియు మనము అవకలనియమం తనిఖీ చేస్తే అంటే మొదట సరైన అవకలనము కాబట్టి f 1 0 కుడివైపు అవకలనము అంటే లిమిట్ x→0 మరియు x సకారాత్మకంగా ఉంటుంది కాబట్టి f 1 x x మైనస్ f మరియు x చే భాగించబడి ఇది ఇక్కడ ఉండదు కాబట్టి ఈ సందర్భంలో లిమిట్ x→0 x సకారాత్మకంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ 1 x మళ్ళీ 3x 2 నుండి లెక్కించబడుతుంది ఇది మనం ఇంతకుముందు చేసినది కాబట్టి ఇది 13 x వస్తోంది మరియు x చే విభజించబడింది మరియు ఇక్కడ మైనస్ ఈ f 1 అవుతుంది కాబట్టి ఇది క్యాన్సల్ చేయబడుతుంది మరియు ఇక్కడ ఈ విలువ ఏమీ కాదు కానీ 3 కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క కుడి వైపు అవకలనము 3 ఇక్కడ ఎడమ చేతి అవకలనము కాబట్టి f ఇది సంజ్ఞామానం మరియు ఇక్కడ మీరు లిమిట్ x→0 x నెగటివ్ను లెక్కించినట్లయితే దీనికి ఏమి జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీకు మళ్ళీ ఇది ఉంది f 1 Δ x f1Δ x కానీ ఇప్పుడు ఈ f 1 Δ x మరియు x ప్రతికూలంగా ఉండటం x2నుండి లెక్కించబడుతుంది కాబట్టి మనకు ఇక్కడ x→0 ఉందని అర్థం మరియు ఇది 1Δx2 1x కాబట్టి మనము దీనిని విస్తరించినప్పుడు 1 x22 x నిబంధనలు ఉంటాయి కాబట్టి 1 1 క్యాన్సల్ అవుతుంది మరియు ఈ 2 x మరియు x ద్వారా విభజించబడి మీకు 2 ఇస్తుంది మరియు మిగిలినవి లిమిట్ 0 కి వెళ్తాయి కాబట్టి ఇక్కడ అవకలనము 2 అయితే అక్కడ ఎడమ వైపు అవకలనము 3 మరియు కుడి వైపు అవకలనము 2 కాబట్టి ఈ సందర్భంలో ఫంక్షన్ అవకలనియమం లేదు మరియు మనము దీనిని ప్లాట్ చేయవచ్చు మరియు ఈ పాయింట్ 1 వద్ద ఇక్కడ ఫంక్షన్ దాని అవకలనియమును విచ్ఛిన్నం చేస్తుందని మీరు చూడవచ్చు కాబట్టి మనం చూసిన కుడి వైపు అవకలనము మైనస్ ఎడమ వైపు అవకలనము 2 మరియు కుడి వైపు 3 గా ఉంది కాబట్టి ఇక్కడ ఫంక్షన్ అవకలనియమం లేని పాయింట్ ఉంది కానీ ఈ సందర్భంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో ఫంక్షన్ అవకలనియమం కానందున అన్ని పరికల్పన చేయబడలేదు కానీ ఇక్కడ 0 పాయింట్ ఉంది ఇది మీరు ఈ x2 నుండి మళ్ళీ సులభంగా లెక్కించవచ్చు ఒక అవకలనము 2x మరియు x 0 కి సమానం అవకలనము 0 అవుతుంది కాబట్టి ఇక్కడ f0 0 కాబట్టి అవకలనము అదృశ్యమవుతుంది లేదా టాంజెంట్ ఈ సందర్భంలో x అక్షానికి సమాంతరంగా ఉంటుంది అయితే ఇక్కడ ఫంక్షన్ అవకలనియమం లేదు కాబట్టి పరికల్పనలు నెరవేర్చకపోతే మనం చెప్పినది ఏంటంటే ఫంక్షన్ ముగింపుకు రాకపోవచ్చు కాబట్టి ఈ సందర్భంలో ఇది ముగింపుకు చేరుకుంటుంది కానీ ఇది రోల్ యొక్క సిద్ధాంతం వల్ల కాదు మన దగ్గర ఉన్న మరొక ఉదాహరణ తీసుకుంటే fxx 0 ≤ x ≤ 1 2 x 1x ≤ 2 కాబట్టి మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఈ ఫంక్షన్ను తేలికగా ఫ్లాట్ చేస్తుంది మరియు ఈ సమయంలో 1 ఫంక్షన్ అవకలనియమం కాదని స్పష్టంగా చూడొచ్చు మరియు ఈ సందర్భంలో మనము ఈ 0 మరియు 1 ల మధ్య ఎటువంటి పాయింట్ను పొందడం లేదు ఇక్కడ ఫంక్షన్ అవకలనం తీసుకుంటున్నప్పుడు అదృశ్యమవుతుంది కాబట్టి ఈ పరిస్థితిలో ఇచ్చిన అంతరంలో ఏ సమయంలోనైనా f ≠ 0 కాబట్టి ఈ రెండు ఉదాహరణలను మనం చూశాము మరొకటి ఇది ఒకటి ఫంక్షన యొక్క అవకలనియమం లేని మునుపటి ఉదాహరణ ఇది కూడా అవకలనియమం కాదు కానీ 1 లో f00 కాబట్టి అవకలనము అదృశ్యమయ్యే ఒక పాయింట్ ఉంది అయితే ఈ సందర్భంలో అవకలనము అంతరంలో ఏ సమయంలోనైనా అదృశ్యం కాదు కాబట్టి ఈ పరిస్థితులు రోల్ సిద్ధాంతం యొక్క ఈ మూడు పరికల్పనలు తగిన పరిస్థితులు మరియు అవి అవసరమైన పరిస్థితులు కావు కాబట్టి ఆ పరిస్థితులలో ఫంక్షన్ యొక్క అవకలనము ఓపెన్ ఇంటర్వెల్ a b లో కనీసం ఒక దశలోనైనా అదృశ్యమవుతుందని హామీ ఇవ్వబడింది ఈ ఫంక్షన్ కోసం క్లోజ్డ్ ఇంటర్వెల్ కొనసాగింపును మనం చూసిన మరొక స్థితి తప్పనిసరి అని మరొక వ్యాఖ్య అది తీర్చకపోతే సిద్ధాంతం అటువంటి c ఉనికికి హామీ ఇవ్వకపోవచ్చు ఎక్కడైతే fc0ఉందో కాబట్టి ఉదాహరణకు మీరు ఈ ఫంక్షన్ను చూస్తే fxx 0≤x1 0 x1 కాబట్టి 0 1 మరియు f f పై ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా మరియు అవకలనియమం ఉంటుంది కాబట్టి ఈ షరతు కలుసుకున్న అవకలనియమం స్థితికి చేరుతుంది కాని ఫంక్షన్ 1 వద్ద అవిచ్ఛిన్నంగా ఉండదు ఎందుకంటే ఫంక్షన్ x నుండి 0 నుండి 1 వరకు ఉంటుంది మరియు అది x1 కి సమానంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చూడగలిగే జంప్ ఉంది కాబట్టి x వద్ద 1 కి సమానం ఫంక్షన్ 0 గా విలువను తీసుకుంటుంది మరియు లేకపోతే ఇక్కడ x గా తీసుకుంటుంది కాబట్టి ఓహ్ క్షమించండి 1 వద్ద ఫంక్షన్ అవకలనియమం కాదు లేకపోతే రోల్ యొక్క సిద్ధాంతం యొక్క అన్ని ఇతర పరిస్థితులు నెరవేరుతాయి మరియు ఈ రెండు 0 మరియు 1 ఓపెన్ ఇంటర్వెల్ 0 మరియు 1 ల మధ్య ఇక్కడ ప్రతిచోటా 1 అను అవకలనము స్పష్టంగా చూస్తాము అందువల్ల f ≠ 0 ఏ సమయంలోనైనా అంతరం లో x 0 నుండి 1 వరకు ఉంటుంది ఈ ఫంక్షన్ కోసం రోల్ యొక్క సిద్ధాంతం యొక్క వర్తమానతను మనం మరొక ఉదాహరణ తో ఇప్పుడు చర్చిస్తాము fx x21 x ∈ 01 3 x x ∈ 12 కాబట్టి మళ్ళీ కొనసాగింపుకు సంబంధించినది అయితే ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఇది f f 2 మరియు f లాగా తీసుకుంటుంది ఎందుకంటే మనం ఇక్కడ సరైన లిమిట్ని తీసుకుంటే f 1 0 కాబట్టి లిమిట్ x→0 మరియు ఈ f 1x కి ఈ x→0 లిమిట్ మరియుx పాజిటివ్ అవుతుంది ఎందుకంటే మనం ఇక్కడ సరైన లిమిట్ తీసుకుంటున్నాము మరియు ఈ సందర్భంలో ఇది 3 1x అవుతుంది అంటే ఇది 2 x కాబట్టి x→0 ఇది 2 మరియు విలువ 1 కి సమానం కాబట్టి ఈ అంతరం 0 నుండి 2 వరకు ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా ఉంటుంది మరియు అవకలనియమం గురించి ఏమిటి మీరు చూస్తే అవకలనియమం మునుపటి కేసుతో సమానంగా ఉంటుంది కాబట్టి మీరు సరైన ఉత్పన్నాన్ని లెక్కించినట్లయితే 1 0 అంటే x→0 మరియు x సకారాత్మ కంగా ఉన్నాయి ఎందుకంటే నేను సరైన లిమిట్ గురించి మాట్లాడుతున్నాను మరియు ఈ సందర్భంలో మళ్ళీ మీరు తీసుకున్నారు f 1x f1x కాబట్టి x→0 మరియు f 1 x ని పరిమితం చేయండి కాబట్టి మనం ఇక్కడ లెక్కించిన f 1x ఇది 2 x మరియు f మళ్ళీ 2 అవుతుంది మరియుxచే విభజించబడింది కాబట్టి ఈ లిమిట్ 1 గా వస్తాయి ఎందుకంటే ఇది క్యాన్సల్ చేయబడుతుంది మరియు మీరు అక్కడ 1 పొందుతారు కాబట్టి రైట్ డెరివేటివ్ 1 మరియు లెఫ్ట్ డెరివేటివ్ f అవుతుంది ఇదిx→0 ను x నకారాత్మక తో మళ్ళీ పరిమితం చేస్తుంది కాబట్టి ఈ సందర్భంలో f 1x ఇక్కడ నుండి లెక్కించబడుతుంది కాబట్టి 1x21 మైనస్ f ఇది 2 ను x చే భాగించబడుతుంది కాబట్టి x → 0 మరియు ఇక్కడ మీరు 1x22x పొందుతారు కాబట్టి1x22x1 2 కాబట్టి ఇది క్యాన్సల్ అవుతుంది ఆపై ఇక్కడ కూడా మీరు పొందుతారు మరియు ఈ పవర్ వస్తుంది కాబట్టి x→ 0 ఇది 2 గా వస్తుంది కాబట్టి ఈ సందర్భంలో ఎడమ వైపు అవకలనము 2 మరియు కుడి వైపు అవకలనము 1 కాబట్టి ఫంక్షన్ కి పాయింట్ 1 వద్ద అవకలనియమం లేదు కాబట్టి ఈ సందర్భంలో రోల్ యొక్క సిద్ధాంతం వర్తించదు మరియు మనము ఇక్కడ ఈ అంతస్తులో పరిశీలించినట్లయితే మీరు ఇక్కడ 1 వద్ద ఫంక్షన్ అవకలనియమం కాదని మీరు మళ్ళీ చూస్తారు కాబట్టి మరింత ముందుకు వెళ్తూ మరొక ఉదాహరణ ఇది రోల్ యొక్క సిద్ధాంతాన్ని ఉపయోగించి ఈ x పవర్ x137x3 50 సమీకరణం క్లోజ్డ్ అంతరంలో 0 10 1 లో సరిగ్గా ఒక నిజమైన మూలాన్ని కలిగి ఉందని చూపిస్తుంది కాబట్టి ఇది మరొక రకమైన అనువర్తనం ఈ సమీకరణానికి సరిగ్గా ఒక నిజమైన మూలం ఉందని చూపించడానికి మనము రోల్ యొక్క సిద్ధాంతాన్ని ఉపయోగించవచ్చు కాబట్టి మనం మరింత ముందుకు వెళితే ఇక్కడ ఈ f ఈ ఫంక్షన్ x పవర్ x137x3 50 1లో ఒకటి కంటే ఎక్కువ వాస్తవ మూలాలను కలిగి ఉందని అనుకుందాం కాబట్టి ఈ ఫంక్షన్ f ఒకటి కంటే ఎక్కువ నిజమైన మూలాలను కలిగి ఉందని మనము అనుకుంటాము కాబట్టి దీనికి రూట్ కంటే ఎక్కువ ఉంటే మనం ఏదైనా రెండు మూలాలను తీసుకోవచ్చు ఆల్ఫా మరియు బీటా అని అనుకోండి కాబట్టి మీరు రెండు మూలాలను తీసుకున్నారు మరియు ఈ ఆల్ఫా మరియు బీటా మూలాలు కాబట్టి f α 0 అవుతుంది మరియు అది కూడా f β కు సమానంగా ఉంటుంది కాబట్టి ఆల్ఫా మరియు బీటా రెండూ మూలాలు కాబట్టి ఫంక్షన్ మరియువద్ద 0 లాగే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం సౌలభ్యం కోసం నుకంటే చిన్నదిగా భావించాము మరియు సహజంగా ఈ రెండూ 0 మరియు 1 మధ్య వస్తాయి ఎందుకంటే 0 మరియు 1 అనేవి సమీకరణం యొక్క మూలం కాదు అక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు కాబట్టిఈ రెండు మూలాలు ఎందుకంటే ఈ ఫంక్షన్ రెండు మూలాల కంటే ఎక్కువ ఉందని మనము అనుకున్నాము ఇవి మరియు 0 మరియు 1 మధ్య తక్కువగా ఉంటాయి కాబట్టి రెండూ ఇక్కడ సకారాత్మక సంఖ్యను కలిగి ఉన్నాయి మరియు మరియు 1 కన్నా తక్కువ కాబట్టి మనము రోల్ యొక్క సిద్ధాంతాన్ని ఈ మరియు అంతరానికి వర్తింపజేస్తే మనము వర్తింపజేస్తే రోల్ యొక్క సిద్ధాంతం ఏమి చెబుతుంది మనము ఈ రోల్ యొక్క సిద్ధాంతాన్ని ఈ మరియు అంతరానికి వర్తింపజేస్తాము మరియు ఆ సందర్భంలో రోల్ యొక్క సిద్ధాంతం fc అవుతుందని ఒక పాయింట్ ఉంటుందని చెబుతుంది f 0 గా ఉండే పాయింట్ c ఉంటుంది ఎందుకంటే ఫంక్షన్ ఇప్పుడు మరియు దగ్గర సమాన విలువను తీసుకుంటున్నందున మరియు ఫంక్షన్ అవకలనియమం differentiable డిఫరెన్షియబల్ లా ఉంటుంది ఇది బహుపది ఫంక్షన్ సమస్య లేదు అది సహజంగా నిరంతరాయంగా మరియు మరియు దగ్గర అదే విలువను తీసుకుంటుంది కాబట్టి మనము ఈ అంతరం లో రోల్ యొక్క సిద్ధాంతం వర్తిస్తే అంతరం α β లోని c కు fc0 ఇస్తుంది కాబట్టి ఇది అలా సూచిస్తుంది fcఇది ఏమిటి కాబట్టి fc13c1221c20 అవుతుంది అంతరం α β లోని c కోసం α β రెండూ సకారాత్మక సంఖ్య అని ఇప్పుడు గమనించండి ఎందుకంటే ఇక్కడ c సకారాత్మకంగా ఉంది అప్పుడు ఈ వ్యక్తీకరణ ఇక్కడ 13c1221c2≠0 అవుతుందిఎందుకంటే ఇది పవర్ 12 ఇక్కడ సమాన సంఖ్య కూడాc2మరియ ఈ c సకారాత్మకంగా ఉంటుంది కాబట్టి ఇది సకారాత్మక పరిమాణం ఇది సకారాత్మక పరిమాణం కాబట్టి ఇది 0 కి సమానంగా ఉండకూడదు కానీ రోల్ యొక్క సిద్ధాంతం అది 0 కి సమానంగా ఉంటుందని చెబుతుంది అంటే మనకు ఒక అసమ్ప్శన ఉంది ఇది ఫంక్షన్ రెండు కంటే ఎక్కువ నిజమైన మూలాలను కలిగి ఉంది అనేది తప్పు కాబట్టి ఇది ఒకటి కంటే ఎక్కువ నిజమైన మూలాల యొక్క అసమ్ప్శనకు విరుద్ధం కానీ ఇప్పుడు ఈ సందర్భంలో ఒక మూలం ఉందా అనే ప్రశ్న ఉంది ఎందుకంటే రెండు మూలాలకు మించి ఉండరాదని మనము ఇప్పుడే నిరూపించాము కాబట్టి మీరు ఈ ఫంక్షన్ను ఇక్కడ 0 వద్ద నిశితంగా పరిశీలిస్తే విలువ ఇక్కడ ఎక్కడో 5 ఉంది మరియు మీరు ఈ 1 ని మరొక చివర ఉంచినట్లయితే మనకు 3 లభిస్తుంది కాబట్టి విలువ 1 వద్ద 3 ఉంటుంది ఇది ఇక్కడ 1 కాబట్టి 1 వద్ద విలువ 3 మరియు 0 విలువ 5 మరియు ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ దశకు చేరుకోవటానికి అది ఎక్కడో నిజమైన అక్షం దాటుతుంది మరియు ఈ సందర్భంలో ఒక మూలం ఉనికిని రుజువు చేస్తుంది ఇది ఒక మూల ఉనికిని నిర్ధారిస్తుంది ఎందుకంటే ఇది దాని గుర్తును మారుస్తుంది కాబట్టి f 5 మరియు f 3 అవుతుంది ఇప్పుడు పిస్కునోవ్ డిఫరెన్షియల్ అండ్ ఇంటెగ్రల్ కాలిక్యులస్ వాల్యూమ్ 1 మరియు క్రైస్జిగ్ అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ పుస్తకాన్ని ఈ ఉపన్యాసం సిద్ధం చేయడానికి మనము ఉపయోగించిన సూచనలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ తీర్మానం చేయబడిన రోల్ యొక్క సిద్ధాంతాన్ని అధ్యయనం చేసాము ఇది ఫంక్షన్ a మరియు b వద్ద ఒకే విలువను కలిగి ఉన్న ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా మరియు అవకలనియమం ఉంటే అప్పుడు ఓపెన్ అంతరం a b లో ఎక్కడో ఒక పాయింట్ c ఉంటుంది ఇక్కడ ఈ ఫంక్షన్కు టాంజెంట్ x అక్షానికి సమాంతరంగా ఉంటుంది కాబట్టి ఇది రోల్ యొక్క సిద్ధాంతం ఇది మధ్యస్థ విలువ సిద్ధాంతం యొక్క ఒక ప్రత్యేక సందర్భం ఇది మనము తదుపరి ఉపన్యాసంలో చర్చిస్తాము మరియు ప్రాథమికంగా సమాన విలువలను కలిగి ఉన్న ఈ అసమ్ప్శన తొలగించబడుతుంది మరియు తరువాత మనము మరింత సాధారణ ఫలితాలను పొందుతాము మరియు అవి మధ్యస్థ విలువ సిద్ధాంతం తదుపరి ఉపన్యాసం యొక్క అంశం